స్వాగతం ఈ రోజు ఉపన్యాసం 48 లో మనం ఐగెన్వాల్యూస్ మరియు ఐగెన్వెక్టర్ల లక్షణాల గురించి మాట్లాడుతాము ఐగెన్వాల్యుస్ మరియు ఐగెన్ వెక్టర్ యొక్క లక్షణాలు లెట్ ఐగెన్వాల్యు గా ఉంచండి A మరియు x దాని సంబంధిత ఐగెన్ వెక్టర్ అప్పుడు αA కి ఐగెన్వాల్యు గా αλ ఉంటుంది మరియు సంబంధిత ఐగెన్ వెక్టర్ x అవుతుంది AxλxαAxαλx Am కి ఐగెన్వాల్యు గా m ఉంటుంది మరియు సంబంధిత ఐగెన్ వెక్టర్ x ఎదైనా సానుకూల పూర్ణాంకం m అయితే

Axλx⇒AAxAλx A2xλAxλλx2x 2 is ఐగెన్వాల్యు of A2 చూడండి స్లయిడ్ సమయం 0417 ఇప్పుడు తదుపరి ప్రాపర్టీ ఇక్కడ మనము చూసిన ఈ స్వేర్ A యొక్క ఐగెన్వాల్యు ఇప్పుడు A యొక్క రెండు విభిన్న ఐగెన్వాల్యులకు అనుగుణమైన స్క్వేర్ మాత్రిక A యొక్క రెండు ఐగెన్ వెక్టర్ సరళంగా స్వతంత్రం గా ఉంటాయి కాబట్టి రెండు డిస్టింట్ ఐగెన్వాల్యులకు అనుగుణమైన రెండు ఐగెన్ వెక్టర్ లు ఎల్లప్పుడూ లీనియర్లీ ఇండిపెండెంట్ గా ఉంటాయని మనము ఇక్కడ నిరూపిస్తాము ఈ పరిశీలన మనము ఇప్పటికే ఉదాహరణల ద్వారా చూశాము కాని ఈ ఫలితాన్ని సిద్ధాంతపరంగా నిరూపించగలిగే ఏ మ్యాట్రిక్స్ అయిన ఎక్కువ సాధారణ మ్యాట్రిక్స్ కోసం మనము ఇక్కడ నిరూపించగలము కాబట్టి ఇప్పుడు మనం లెట్ x1x2 ఐగెన్ వెక్టర్స్ A యొక్క సంబంధిత రెండు డిస్టింట్ ఐగెన్వాల్యుస్ 12 గా ఉంటాయి అప్పుడు Ax11x1 Ax22x2 పరిగణించండి c1x1c2x20 c1c2∈R

కాబట్టి మనము రెండు డిస్టింట్ ఐగెన్వాల్యుస్ ను పరిగణించినప్పుడు ఇది జరిగింది అయితే ఇక్కడ ఎక్కువ ఐగెన్వాల్యుల కోసం మనము ఈ కేసును సాధారణీకరించవచ్చు మనకు ఐగెన్వాల్యులు x1x2xr మన డిస్టింట్ ఐగెన్వాల్యుస్ కు అనుగుణంగా ఉంటాయి ఈ ఐగెన్వాల్యుస్ కు అనుగుణమైన ఐగెన్ వెక్టర్లు వరుసగా 12r మరియు ఆ సందర్భంలో కూడా ఈ ఐగెన్ వెక్టర్ లీనియర్లీ ఇండిపెండెంట్ గా ఉన్నాయని నిరూపించడానికి ఇలాంటి ట్రిక్ను ఉపయోగించవచ్చు కాబట్టి ఐగెన్ వెక్టర్లు లీనియర్లీ ఇండిపెండెంట్ గా ఉండే డిస్టింట్ ఐగెన్వాల్యుస్ కు అనుగుణంగా మనకు ఈ మంచి ఫలితం ఉంది కాబట్టి x అనేది ఐగెన్వాల్యుస్ కు A అనుగుణమైన ఐగెన్ వెక్టర్ అయితే ఈ kx కూడా అదే ఐగెన్వాల్యుస్ కు అనుగుణమైన ఐగెన్ వెక్టర్ కాబట్టి ఇచ్చిన ఐగెన్ వెక్టర్ కోసం మనము ఏ స్థిరాంకం ద్వారా గుణించవచ్చో మనం ఇంతకు ముందే చూశాము మరియు అది కూడా ఐగెన్ వెక్టర్ గానే ఉంటుంది ఇది మనం ఇక్కడ చూస్తాము మరియు సిద్ధాంతపరంగా ఇది ఏ మ్యాట్రిక్స్ కు అయినా నిజం అవుతుంది కాబట్టి ఇక్కడ Axλx లో అనేది ఒక ఐగెన్వాల్యు మరియు సంబంధిత ఐగెన్ వెక్టర్ x అవుతుంది తరువాత ఈ సమయంలో రెండు వైపులా k ద్వారా సమీకరణాన్ని మనము గుణింతాలు అయితే ⇒kAxkλx తరువాత మనం దీనిలాగా రాయవచ్చు Akx λ కాబట్టి మనకు ఈ సంబంధం ఉంటుంది కలిగి కొన్ని వెక్టర్స్ కి సమానంగా λ ఈ KX x ఉంటే ఐగెన్ వెక్టర్ k సార్లు x కూడా ఈ k మరియు సున్నా కోసం ఐగెన్ వెక్టర్ అని మనకు చెబుతుంది ఇది అదే వెక్టర్ KX స్కేలార్ ఇక్కడ x మ్యాట్రిక్స్ A యొక్క ఐగెన్ వెక్టర్ అయితే x A యొక్క ఒకటి కంటే ఎక్కువ ఐగెన్వాల్యుస్ కు అనుగుణంగా ఉండదు కాబట్టి ఈ ఐగెన్ వెక్టర్ ప్రత్యేకమైనది అని మరొక ముఖ్యమైన ఫలితం కాబట్టి లాంబ్డా అని చెప్పడానికి మనకు అనుగుణంగా ఐగెన్ వెక్టర్ ఉంటే అప్పుడు ఈ x ఏ ఇతర ఐగెన్వాల్యుస్ కు అనుగుణంగా ఉండదు కాబట్టి ఇది ఆ కోణంలో ఒక ప్రత్యేకత కాబట్టి ఇక్కడ ఇచ్చిన మ్యాట్రిక్స్ కోసం మనకు Ax1xAx2x 1x2x 1 2x0 12 since x≠0 కాబట్టి ఈ రెండు ఐగెన్వాల్యుస్ అనుగుణంగా మనకు 2 ప్రత్యేకమైన ఐగెన్వాల్యుస్ ఉండకూడదు అదే ఐగెన్వాల్యు ఉండాలి అదే ఐగెన్ వెక్టర్ చూడండి స్లయిడ్ సమయం 1407 ఐగెన్వాల్యు ఉంది λ k మరియు సంబంధిత ఐగెన్ వెక్టర్ ఉంది x Axλx ⇒Ax kIxλx kx A kIxλ kx కనుక ఈ ఫలితం మనకు ఈ క్రొత్త మాతృక కేవలం A ఐగెన్ వ్యాల్యుల నుండి మనకు తెలుసు మరియు ఈ A 1 మళ్ళీ ఇక్కడ ముఖ్యమైనది అది వాస్తవానికి ఉనికిలో ఉంటే మనం మాత్రమే మాట్లాడుతున్నాము ఈ ఫలితం కాబట్టి A 1 మాతృక కోసం ఉనికిలో ఉంది అప్పుడు ఈ A 1 కి ఇక్కడ ఐగెన్వాల్యు ఉంటుంది లేదా లాంబ్డాపై ఒకటి ఉంటుంది A 1అది ఉన్నట్లయితే ఐగెన్వాల్యు 1మరియు సంబంధిత ఐగెన్ వెక్టర్ x Axλx A 1AxA 1λx A 1x1λx కాబట్టి A మరియు AT లకు ఒకే ఐగెన్వాల్యులు ఉంటాయి A మరియు AT అదే ఐగెన్వాల్యుస్ కలిగి మరియు మనకు క్యారెక్టరిష్టిక్ ఈక్వేషన్ A λI నిజానికి ఐగెన్వాల్యుస్ ను ఇస్తుంది Det A λIDetA λIT DetAT λI కాబట్టి ఇక్కడ ఫలితం ఏమిటంటే A మరియు AT లకు ఒకే ఐగెన్వాల్యు ఉంటుంది కాబట్టి A మరియు AT లకు ఒకే ఐగెన్వాల్యు ఉంది కాబట్టి ఇది మరొక ముఖ్యమైన ఫలితం ఈ నిర్ణయాత్మక ప్రాపర్టీ సహాయంతో మనం సులభంగా తెలుసుకోవచ్చు తదుపరి సిద్ధాంతం ఇక్కడ ఐగెన్వాల్యూస్ ని కొన్నిసార్లు మనము లక్షణ మూలాల అని కూడా పిలుస్తాము కాబట్టి హెర్మిషియన్ మ్యాట్రిక్స్ యొక్క ఐగెన్వాల్యులు రియల్ కాబట్టి హెర్మిషియన్ మ్యాట్రిక్స్ అంటే ఏమిటి ఒక హెర్మిషియన్ ఉన్నప్పుడు AA కాంజుగేట్ ట్రాస్పోస్ A ఇక్కడ మనము ట్రాస్పోస్ గా తీసుకుంటున్నాము మరియు A మ్యాట్రిక్స్ యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్ గా తీసుకుంటున్నాము కాబట్టి ఈ ట్రాన్స్పోజ్ యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్ A కి సమానం అప్పుడు A ను హెర్మిషియన్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాము కాబట్టి హెర్మిషియన్ మ్యాట్రిక్స్ రూట్స్ రియల్ కాబట్టి ఈ మ్యాట్రిక్స్ లో అన్ని నిజమైన ఎంట్రీలు ఉన్నప్పటికీ మునుపటి ఉపన్యాసాలలో మనం చూసిన సంక్లిష్ట సంఖ్య గా క్యారెక్టరిష్టిక్ రూట్స్ ను పొందవచ్చు ఇక్కడ ఉదాహరణలలో 1 లో రియల్ ఎంట్రీ లతో మనకు 2 × 2 మ్యాట్రిక్స్ చాలా సులభం మరియు దాని లక్షణం బహుపది లేదా ఐగెన్వాల్యులు రియల్ కావు కాబట్టి కాంప్లెక్స్ కాబట్టి ఇక్కడ హెర్మిషియన్ మ్యాట్రిక్స్ కు ఫలితాలను కలిగి ఉన్నాము ఈ సందర్భంలో అన్ని క్యారెక్టరిష్టిక్ రూట్స్ రియల్ కాబట్టి ఇది వాస్తవంగా A మరియు లాంబ్డా యొక్క సంబంధిత ఐగెన్ వెక్టర్ యొక్క క్యారెక్టరిష్టిక్ రూట్ గా ఉండాలని మనము చూపిస్తాము కాబట్టి మనకు ఈ Ax λx అది మళ్ళీ ఐగెన్వాల్యుస్ మరియు ఐగెన్ వెక్టర్ యొక్క సంబంధమైన ప్రాపర్టీ Ax λx xAx xλx λxx రెండు వైపులా కాంజుగేట్ ట్రాస్పోస్ తీసుకోవడం xAxxx xAxxx ⟹xxxx λ xx0 ⇒λ since xx≠0 ⇒λ రియల్ ఇక్కడ సమానంగా ఉండాలి 0 కాదు ఎందుకంటే ఇక్కడ λ మరియు మనము ఇక్కడ లు రియల్ కాబట్టి హెర్మిషియన్ మ్యాట్రిక్స్ యొక్క ఐగెన్వాల్యు అయితే λ ఇది రియల్ నెంబర్ ఇది కాంప్లెక్స్ నెంబర్ కాదు కాబట్టి మనం రుజువు చేసిన ఈ క్రింది ఫలితాలతో మరొకటి నిరూపించగలము ఈ నిజమైన సిమెట్రిక్ మ్యాట్రిక్స్ యొక్క ఐగెన్వాల్యులు కూడా రియల్ ఈ ఐగెన్వాల్యూస్ యొక్క రియల్ స్క్యు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కాబట్టి ఇక్కడ మనకు అది బదిలీ A మైనస్ ఇక్కడ ఈ స్క్యు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ పూర్తిగా ఊహాత్మకమైనవి కాబట్టి ఇక్కడ కూడా ఆసక్తికరంగా ఉంటుంది అటువంటి మ్యాట్రిక్స్ యొక్క ఐగెన్వాల్యుస్ పూర్తిగా ఊహాత్మకమైనవి లేదా 0 ఇవి రెండు అవకాశాలు ఇది మనము మునుపటి రుజువును అనుసరిస్తే దీన్ని కూడా చేయగలము మరియు ఒక స్క్యు హెర్మిషియన్ మ్యాట్రిక్స్ యొక్క ఐగెన్వాల్యులను చేయవచ్చు కాబట్టి హెర్మిషియన్ మ్యాట్రిక్స్ ల కోసం మనం చూశాము కానీ ఇప్పుడు ఒక స్క్యు హెర్మిషియన్ మ్యాట్రిక్స్ ఉంది అంటే ఈ A మైనస్ A కి సమానం కాబట్టి ఆ సందర్భాలలో ఐగెన్వాల్యులు పూర్తిగా ఊహాత్మకమైనవి లేదా 0 గా ఉంటాయి కాబట్టి ఇవి మునుపటి రుజువు యొక్క పరిణామాలు వీటిని మనం ఇక్కడ సులభంగా చూడవచ్చు ఇప్పుడు యూనిటరీ మ్యాట్రిక్స్ యొక్క ఐగెన్వాల్యూస్ యూనిట్ మాడ్యులస్ అని మరొక ముఖ్యమైన ఫలితం కాబట్టి ఇది కూడా మనకు ఈ యూనిటరీ మ్యాట్రిక్స్ ఉంటే సాధారణంగా నిరూపించవచ్చు అంటే ఈ AA I కాబట్టి అలాంటి మ్యాట్రిక్స్ లను యూనిటరీ మ్యాట్రిక్స్ అంటారు కాబట్టి మనకు యూనిటరీ మ్యాట్రిక్స్ ఉంటే ఇప్పుడు మనం ఐగెన్వాల్యూస్ యొక్క మాడ్యులస్ 1 అని నిరూపిస్తాము అంటే మనము ఇక్కడ పరిగణనలోకి Ax λx ను తీసుకుంటే ఇక్కడ మళ్ళీ కాంప్లెక్స్ కాంజుగేట్ తీసుకుంటే Axλx మళ్ళీ మనము ఈ ప్రాపర్టీని ఉపయోగిస్తాము కాబట్టి xAx xAAxxλx xAAx λxx xx1 0 λ 2 1 xx ≠ 0 కాబట్టి దీని అర్థం ఈ సంపూర్ణ విలువ 1 గా ఉండాలి కాబట్టి ఈ యూనిటరీ మ్యాట్రిక్స్ యొక్క ఐగెన్వాల్యులు యూనిట్ మాడ్యూలస్ ఆర్తోగోనల్ మాత్రిక ల కోసం కూడా మనము అదే ఫలితాలను ఉపయోగించవచ్చు ఎందుకంటే అవి కూడా ఒకే ప్రాపర్టీని కలిగి ఉంటాయి ఎందుకంటే ట్రాన్స్పోజ్ A కు సమానం కాబట్టి ఆర్తోగోనల్ మ్యాట్రిక్స్ ల కోసం కూడా ఇప్పుడు మనం ఇక్కడ అదే విధంగా నిరూపించగలము మరియు మనం అక్కడ ఐగెన్వాల్యులు కూడా యూనిట్ మాడ్యూలస్ అని మళ్ళీ నిరూపించగలము ఐగెన్వాల్యుల స్థానం మునుపటి స్లైడ్ లో మనం చూసినఇప్పుడు మనకు స్క్యు హెర్మిషియన్ మ్యాట్రిక్స్ ఉంటే వారి ఐగెన్వాల్యులు ఊహాత్మకమైనవి ఇక్కడ పూర్తిగా మాడ్యులస్ 1 లో ఉన్న యూనిటరీ మ్యాట్రిక్స్ మరియు హెర్మిషియన్ మ్యాట్రిక్స్ లేదా సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కోసం విలువలు నిజమైన అక్షం మీద కూర్చొని ఉన్నాయి కాబట్టి అవి రియల్ నెంబర్స్ కాబట్టి ఇక్కడ ఒక స్క్యు హెర్మిషియన్ మరియు ఎక్స్క్లూజివ్ మ్యాట్రిక్స్ కి మరియు ఒక యూనిటరీ మరియు ఆర్తోగోనల్ కు అదే ఫలితం ఉండి అవి హెర్మిషియన్ మరియు సిమెట్రిక్ కోసం ఒక యూనిట్ మాడ్యూలస్ అని ఆ రియల్ ఎంట్రీలు రెండింటికీ ఒకే ఫలితాన్ని కలిగి ఉంటాయి నిర్ధారణకు రావడం కాబట్టి మ్యాట్రిక్స్ యొక్క ఈ ఐగెన్వాల్యూస్ మరియు ఐగెన్ వెక్టర్ ల యొక్క అనేక లక్షణాలను మనము చూశాము మనము భిన్నంగా పరిగణించాము మనకు ఐగెన్వాల్యులు రియల్ ఊహాత్మకమైనవా కావా అనే దాని గురించి మనము చెప్పగలిగే వివిధ రకాల మ్యాట్రిక్స్ లో చూశాము కాబట్టి ఇక్కడ ఈ లక్షణాలన్నిటిలోనూ ఈ ఆలోచన ఉపయోగించడం ద్వారా Axλx పోందాము మరియు మనము ఈ సమీకరణం తో అన్నింటినీ నిరూపించడానికి మాత్రమే ఈ లక్షణాలు ఇప్పుడు ఈ సంఖ్యా గణన లను చేయకుండా వాటిని ఇప్పుడు ఈ లక్షణాల సహాయంతో మనం నేరుగా లెక్కించవచ్చు ఈ ఉపన్యాసాలను సిద్ధం చేయడానికి మనము ఉపయోగించిన సూచనలు ఇవి మీ ఆసక్తి చూపినందుకు ధన్యవాదాలు